కీవర్డ్లు నియంత్రణ ఫ్లో రేటు నిష్పత్తి నియంత్రణ ఫీడ్బ్యాక్ నియంత్రణ కంట్రోల్ స్ట్రీమ్ ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ మరియు ఫీడ్ ఫార్వర్డ్ పద్ధతులు రెండింటినీ కలిగి ఉన్న మరొక నియంత్రణను చూస్తాము ఇది చాలా సాధారణమైన నియంత్రణ కు సంబందించిన కాన్ఫిగరేషన్ ఇది ముఖ్యంగా రసాయన ప్రక్రియలలో ఉపయోగించబడుతుంది కనుక ఇది ప్రత్యేక ఫీడ్బ్యాక్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ లూప్ కాన్ఫిగరేషన్ ఇది కంబషన్ నియంత్రణ బర్నర్లలో ఇంధన గాలి నిష్పత్తులను నిర్వహించడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు మీకు ఒక విధమైన బర్నర్ ఉంటే బాయిలర్ అనుకోండి బాయిలర్ కొలిమి ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు మంటను ఉత్పత్తి చేయాలి మంటను ఉత్పత్తి చేయడానికి మీకు రెండు విషయాలు కావాలి మీకు ఇంధనం మరియు గాలి అవసరం కానీ వాటిని పూర్తి కంబషన్ జరగడానికి అవసరమైన నిష్పత్తిలో అందించాలి కాబట్టి మీకు తగినంత ఇంధనం లేకపోతే మీరు తగినంత వేడిని ఉత్పత్తి చేయలేరు మరోవైపు మీకు తగినంత గాలి లేకపోతే ఇంధనం పూర్తిగా కాలిపోదు మరియు మీరు కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి ఉత్పత్తి చేస్తారు కాబట్టి పూర్తి కంబషన్ కోసం ఇంధన గాలి నిష్పత్తులను నిర్వహించడం చాలా ముఖ్యం అదేవిధంగా డిస్టిలేషన్ స్తంభాల లో రిఫ్లక్స్ నిష్పత్తి ఉత్పత్తి నాణ్యతను నిర్ణయించే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి కొన్ని రియాక్టర్లలో లేదా కొన్ని గదిలో ఖచ్చితమైన వాల్యూమెట్రిక్ ప్రవాహ నిష్పత్తులలో రెండు పదార్థాలను తప్పనిసరిగా తీసుకురావాల్సిన వివిధ పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితిలోనే మీరు నిష్పత్తి నియంత్రణను వర్తింపజేస్తారు నిష్పత్తి నియంత్రణను ఉపయోగించే రెండు సాధారణ కన్ఫిగరేషన్ ఉన్నాయి కాబట్టి మొదటిది కాన్ఫిగరేషన్ దానిని చూద్దాం అయితే నిష్పత్తి నియంత్రణలో మనకు రెండు ప్రవాహాలు ఉన్నాయి మొదటిది వైల్డ్ స్ట్రీమ్ అని మనం గుర్తు చేసుకోవచ్చు కాబట్టి మనం ఆ స్ట్రీమ్ను నేరుగా నియంత్రించము ఆ స్ట్రీమ్ ఇతర పరిశీలనల ద్వారా నియంత్రించబడుతుంది ఇది ఉత్పత్తి వాల్యూమ్ పదాలకు సంబంధించినది కావచ్చు కాబట్టి ఇది మాస్టర్ స్ట్రీమ్ లాగా ఉంటుంది ఇది కొన్ని ఆపరేటర్ మార్పుల కారణంగా స్వతంత్రంగా మారుతుంది మరియు ఇది స్లేవ్ స్ట్రీమ్ లేదా నియంత్రిత ఇది నియంత్రిక కాదు ఇది నియంత్రిత స్ట్రీమ్ కాబట్టి ప్రాథమికంగా నేను మీకు చెప్తాను మా ఆలోచన ఏమిటంటే వైల్డ్ స్ట్రీమ్ మారితే మనం ఈ స్ట్రీమ్ను వైల్డ్ స్ట్రీమ్లోని వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ యొక్క నిష్పత్తి మరియు నియంత్రిత స్ట్రీమ్లోని వాల్యూమెట్రిక్ ఫ్లో రేటును స్థిరంగా నిర్వహించే విధంగా మార్చాలి ఇది మన లక్ష్యం కాబట్టి స్పష్టంగా మనం ఈ స్ట్రీమ్ లను మెస్సుర్ అని చేరుకోగలుగుతాము కాబట్టి మనం రెండు ఫ్లో ట్రాన్స్మిటర్లను వేస్తున్నాము కాబట్టి అవి వాస్తవానికి వాల్యూమెట్రిక్ ప్రవాహం రేట్లను మెస్సుర్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మనం నిష్పత్తిని పొందడానికి వాటిని విభజిస్తున్నాము కాబట్టి ఇది వాస్తవ నిష్పత్తి మరియు ఇది కావలసిన నిష్పత్తి కాబట్టి మరియు ఇది నిష్పత్తి నియంత్రిక ఇది మరొక ఇన్పుట్ మరియు ఈ నిష్పత్తి నియంత్రిక వాల్వ్ పై ఈ ఇన్పుట్ను ఇస్తుంది తద్వారా నియంత్రణ ప్రవాహం మార్చబడుతుంది పెరగడం లేదా తగ్గడం అంటే ఈ నిష్పత్తి మారుతూ ఉంటుంది ఈ విధంగా మీరు నిష్పత్తిని నిర్వహించవచ్చు మీరు దీన్ని చేయగల మరొక మార్గం ఉంది ఉదాహరణకు ఈ కాన్ఫిగరేషన్లో మీరు చేస్తున్నది ఏమిటంటే ఈసారి మీరు నిజంగా వైల్డ్ స్ట్రీమ్ నుండి సెట్ పాయింట్ను అందిస్తున్నారు కాబట్టి మీరు వైల్డ్ స్ట్రీమ్ లో ఫ్లో రేటును మెస్సుర్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు పొందే నిష్పత్తితో మీరు గుణిస్తే వైల్డ్ స్ట్రీమ్ యొక్క ఈ ఫ్లో రేటు వద్ద నియంత్రణ కంట్రోల్ స్ట్రీమ్ మెటీరియల్ ఎంత రావాలో అంత మీరు పొందుతారు కాబట్టి ఆ కోణంలో ఇది నియంత్రణ స్ట్రీమ్ యొక్క ఫ్లో రేటుకు నియంత్రించటానికి ఒక సెట్ పాయింట్ కాబట్టి దీన్ని ఉపయోగించి మీరు సెట్ పాయింట్ను అందిస్తున్నారు మరియు అది సాధారణ ఫీడ్బ్యాక్ నియంత్రణ కాబట్టి మీరు దీన్ని వాస్తవానికి ఏ విధంగానైనా చేయవచ్చు మరియు నిష్పత్తిని పొందవచ్చు కాబట్టి ఇది ఈ ఉపన్యాసం చివరికి తీసుకువస్తుంది మరియు మనం ఈ పాఠాన్ని సమీక్షిద్దాం కాబట్టి మొదట ఫీడ్బ్యాక్ నియంత్రణ యొక్క ప్రాథమిక ప్రతికూలతను చూద్దాం ఇది డిస్టర్బన్స్ యొక్క మార్పులకు వెంటనే స్పందించదు మరియు దానికి నెమ్మదిగా స్పందిస్తుంది కనుక ఇది ఎందుకు జరుగుతుంది అంటే కొన్నిసార్లు డిస్టర్బన్స్ అవుట్పుట్ను ప్రభావితం చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు దాని ముఖ్యమైన నియంత్రణ కాన్ఫిగరేషన్ ద్వారా ఫీడ్బ్యాక్ కంట్రోలర్ అవుట్పుట్లో మార్పులకు మాత్రమే ప్రతిస్పందించగలదు మరియు ఎలాంటి డిస్టర్బన్స్ లు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మార్గం లేదు దీనివల్ల ఎర్రర్ లు సరిదిద్దబడాలి ఫీడ్బ్యాక్ నియంత్రణలో ఎర్రర్ లు సరిదిద్దబడాలి మరియు అవి నెమ్మదిగా ఏర్పడితే చాలా కాలం పాటు ఎర్రర్ లు ఉంటాయి కాబట్టి మనం మంచి రెస్పాన్స్ ను పొందాలనుకుంటే అలా చేసే ఒక మార్గం మనం డిస్టర్బన్స్ లను మెస్సుర్ చేయగల అనేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం డిస్టర్బన్స్ లను కొలవగలిగితే ఉదాహరణకు ఇన్లెట్ ఫ్లో రేటు యొక్క ఉష్ణోగ్రత ఒక డిస్టర్బన్స్ అయితే దానిని సులభంగా మెస్సుర్ చేయవచ్చు కాబట్టి మనం డిస్టర్బన్స్ ని మెస్సుర్ చేయగల పరిస్థితులలో డిస్టర్బన్స్ మార్పులకు ప్రతిస్పందనగా మన నియంత్రణ చర్యను వెంటనే మార్చగలుగుతాము అవి వాస్తవానికి సంభవించక ముందే కాబట్టి అవుట్పుట్ వద్ద ప్రభావాన్ని కలిగించే ముందు మనం డిస్టర్బన్స్ ని న్యూట్రలైజ్ చేయాలి కాబట్టి ఆ కోరిక నుండే మనకు ఫీడ్బ్యాక్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ ఉంది మరియు ఇది ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం మరియు మనకు పెద్ద ప్రతికూలత ఉందని కూడా చూశాము మనం మోడళ్లను ఖచ్చితంగా కలిగి ఉండాలి మరియు అందువల్ల ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ను మాత్రమే ఉపయోగించలేము దీనిని ఫీడ్బ్యాక్ ట్రిమ్తో పాటు ఉపయోగించాలి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ల రూపకల్పనను స్థిరమైన స్టేట్ మోడల్తో పాటు డైనమిక్ మోడల్ ఆధారంగా చూశాము నా ఉద్దేశ్యం చాలా సరళమైన డైనమిక్ మోడల్ మరియు మనం డైనమిక్ మోడల్ ఆధారంగా ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ ను డిజైన్ చేయడం చూశాము మరియు ఇది సరిపోలుతుందని అంటే ప్రాసెస్ అవుట్పుట్ పాయింట్ నుండి పాయింట్ వరకు సెట్ పాయింట్తో సరిపోతుంది మనం ఆశిస్తున్నాము అప్పుడు మనకు లభించే కొన్ని రకాల సెట్ పాయింట్ మార్పుల కోసం ప్లాంట్కు ఇన్పుట్లలో అసమంజసమైన అవుట్పుట్ డిమాండ్ చేయబడవచ్చు అది ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అటువంటి సందర్భాలలో ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్కు సెట్ పాయింట్ వర్తించే ముందు కమాండ్ ప్రీ ఫిల్టర్ అని పిలువబడే వాటిని ఫీడ్ ఫార్వర్డ్కు వర్తింపజేయాలి ఆచరణలో నమూనాలు ముఖ్యంగా డైనమిక్ మోడళ్లను చాలా ఖచ్చితంగా పొందలేమని అందువల్ల డైనమిక్ మోడళ్లను ఖచ్చితంగా పొందడం చాలా కష్టం అని మనం చూశాము అందువల్ల ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్తో పాటు మనం ఫీడ్బ్యాక్ కంట్రోలర్ను మిళితం చేయాలి తద్వారా మోడలింగ్ లోపాల వల్ల నియంత్రణ లోపం ఫీడ్బ్యాక్ లూప్లో నెమ్మదిగా అనుసంధానించబడుతుంది కాని చివరికి అవి సరిదిద్దబడతాయి కాబట్టి మీరు చాలా వేగంగా డిస్టర్బన్స్ ని సరిచేసే చర్యను పొందుతారు మరియు ఏవైనా ఎర్రర్ లు మిగిలి ఉంటే అవి చివరికి సరిచేయబడతాయి కాబట్టి ఇది మనం చూశాము ఆపై మనం నిష్పత్తి నియంత్రణ కాన్ఫిగరేషన్ను చూశాము ఇది ఫీడ్ ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ తో కూడిన మిశ్రమ కాన్ఫిగరేషన్ అంటే ప్లాంట్ కు డిస్టర్బన్స్ మనం వైల్డ్ స్ట్రీమ్ సెన్స్ చేస్తున్నామని మరియు అదే సమయంలో మనం ఫీడ్బ్యాక్ ని సృష్టిస్తున్నామని చెప్పవచ్చు కాబట్టి మనం స్ట్రీమ్ను నియంత్రించగలిగే ఫీడ్బ్యాక్ కాన్ఫిగరేషన్లో నియంత్రించబడుతోంది దీని సెట్ పాయింట్ వైల్డ్ స్ట్రీమ్ నుండి వస్తోంది అది మన చేతిలో ఉండకపోవచ్చు కనుక ఇది మన చేతిలో లేకపోతే అది డిస్టర్బన్స్ వంటిది అందువల్ల ఇది ఫీడ్బ్యాక్ ఫీడ్ ఫార్వర్డ్ తో ఉన్న మిశ్రమ నిర్మాణం చివరగా మనం కొన్ని అంశాల గురించి ఆలోచిద్దాము ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ కావాల్సిన సందర్భాలు ఇవి కాబట్టి అవుట్పుట్ డిస్టర్బన్స్ ను ప్రభావితం చేయడానికి డిస్టర్బన్స్ కు ఎక్కువ సమయం పడుతుంది ఆ సందర్భాల ను కొలవవచ్చు ఫీడ్బ్యాక్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ సాధారణంగా ఫీడ్బ్యాక్తో ఎందుకు వర్తించబడుతుంది దీని కోసం మీరు ఈ టెక్స్ట్లో కూడా సమాధానం కనుగొంటారు ఈ పాఠంలో ఇది ఉండవచ్చు అని మనం చెప్పుకున్నాము మనం దాని గురించి చాలాసార్లు మాట్లాడాము మరియు ఫీడ్ ఫార్వర్డ్ నియంత్రణకు ఒక ఆచరణాత్మక ఉదాహరణ మోషన్ కంట్రోల్ రోలింగ్ మిల్లులలో స్పష్టంగా మనం ఇప్పటికే చూసినట్లుగా ఉష్ణోగ్రత నియంత్రణ సమస్యలలో ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ మళ్లీ అనేక సందర్భాల్లో వర్తించబడుతుంది కాబట్టి కొన్ని ఉదాహరణలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీ స్వంత ఉదాహరణ మరియు అక్కడ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ ఎలా వర్తించబడుతుందో చూడండి చివరకు రేషియో కంట్రోల్ అనేది ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ యొక్క ఒక రూపం మా లేదా అది మిశ్రమమా కాబట్టి దీని గురించి ఆలోచించండి దీనిని ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది డిస్టర్బన్స్ ని సెన్స్ చేస్తుంది కానీ అదే సమయంలో ఫీడ్బ్యాక్ లూప్ కూడా ఉంది కాబట్టి ఇది స్వచ్ఛమైన ఫీడ్ ఫార్వర్డ్ లేదా ఫీడ్బ్యాక్ లేదా ఇది ఏ విధమైన నిర్మాణమో సమర్థించండి కాబట్టి ఈ రోజు కి దీనితో ముగిస్తున్నాను తరువాతి పాఠంలో మనం మళ్ళీ కలుద్దాం